అందరికీ నమస్కారంసాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడంపై ఎన్ మూక్ కోర్సుకు తిరిగి స్వాగతం

ఇది వారం 8మాడ్యూల్ నంబర్ 4 లెక్చర్ నంబర్ 46 నేను ఐఐటి కాన్పూర్లోని హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగానికి చెందిన డాక్టర్ రవి చంద్రన్ ని గత 8 వారాలుగా మీకు ఈ కోర్సును అందిస్తున్నాను ఇది ముగింపు వారంఆపై నేను ప్రదర్శన నైపుణ్యాలతో ప్రారంభించాను మరియు ఈ మాడ్యూల్ఈ ఉపన్యాసం దృశ్యాలను ఎలా ఉపయోగించాలో మీకు మరిన్ని ఇన్పుట్లను అందించే ప్రదర్శన నైపుణ్యాలపై మన చర్చను ముగిస్తుంది విజువల్స్ అనేది శరీర భాషతో పాటు అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క ఒక అంశంమీరు దీన్ని ఎలా సమర్థవంతంగా ఉపయోగించవచ్చో కూడా మీరు తెలుసుకోవాలి నేను ప్రారంభించే ముందు మునుపటి ఉపన్యాసంలో నేను ఏమి చేశానో త్వరగా సమీక్షించుకుందాం మునుపటి ఉపన్యాసంలోనేను బహిరంగంగా మాట్లాడే శరీర భాష సమస్యను ప్రస్తావించాను బాడీ లాంగ్వేజ్ పాత్ర చాలా కీలకమని నేను మీకు చెప్పాను కొంతమంది చాలా ప్రభావవంతమైన బాడీ లాంగ్వేజ్ని ఉపయోగిస్తారు మరియు చాలా మోసపూరిత విషయాలతో కూడా తప్పించుకుంటారు ఉదాహరణకుచాలా మంది రాజకీయ నాయకులు తక్కువ విషయాలతో కేవలం ప్రసంగ నైపుణ్యాలను పెంపొందించుకుంటారు మరియు ప్రేక్షకులను ఒప్పించడానికి శక్తివంతమైన బాడీ లాంగ్వేజ్ని ఉపయోగిస్తారు కానీ మీరు ప్రొఫెషనల్ కావాలంటే మీ కంటెంట్ అలాగే మీ బాడీ లాంగ్వేజ్ సమానంగా ఉండాలని నేను నొక్కి చెప్పాను మీ శరీర భాషను మంచిగా ప్రభావవంతంగా చేయడానికి మీరు ఏమి చేయాలి ఇది అద్దం ముందు నేటి సందర్భంలో మీరు కూడా మీ మొబైల్లో తీసిన వీడియోలను ఉపయోగించవచ్చు ఆపై దాన్ని తనిఖీ చేయవచ్చుకానీ అద్దం లాంటిది ఏమీ లేదు ఎందుకంటే మీరు దానిని ప్రత్యక్షంగా చేస్తున్నారు ఆపై మీరు చూడటానికి ఇష్టపడని వస్తువులను చూస్తారు మరియు మీరు తగిన మార్పులు చేయవచ్చు సందర్భానికి తగిన దుస్తులు ధరించండి మీరు మీ వేదికకు వెళుతున్నప్పుడు దాచకండి దాచకండి బహిరంగంగా ఉండండినిజాయితీగా ఉండండి మరియు అందరితో కంటి సంబంధాన్ని కొనసాగించండిఎవరితోనైనా కంటి సంబంధాన్ని కొనసాగించడం చాలా కష్టంగా ఉన్నప్పటికీ ఆ వ్యక్తి నుదిటిని చూడటానికి ప్రయత్నించండి కాబట్టి ప్రత్యక్ష కంటి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించకండి మరియు మొదట్లో మీకు నచ్చిన వారితో కంటి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి మరియు నెమ్మదిగా మీరు ప్రేక్షకుల ద్వారా వ్యాప్తి చెందడానికి ప్రయత్నిస్తారు ఇది ఒక త్రిభుజం రూపంలో ఉండవచ్చుమూలలను గుర్తించవచ్చుఇది ఒక చతురస్రం రూపంలో ఉండవచ్చు మరియు మధ్యలో ఉన్న వ్యక్తిని గుర్తించిఆపై మీ కళ్ళను కదిలిస్తూ ఉండవచ్చుకానీ అప్పుడు మీరు వాటన్నింటితో కంటి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారని ప్రేక్షకులకు ఇస్తుంది ఒక కాలు పైకి ఆపై మరొక కాలు క్రిందికి ఉండే కాళ్ళను మార్చవద్దు కాబట్టి ఆ రకమైన క్షణాన్ని చేయవద్దు చాలా గట్టిగా పట్టుకున్న దేనినైనా పట్టుకోకండి ఇది మీరు నాడీగా ఉన్నారని సూచిస్తుంది కొన్నిసార్లు ప్రజలు తమ ముందు ఉంచిన కుర్చీని పట్టుకుంటారు వారు తమ ముందు ఉంచిన డెస్క్ను పట్టుకుంటారు వారు చాక్ ముక్కలను కూడా పట్టుకుంటారు వారు పొగ త్రాగబోతున్నట్లుగా సిగరెట్ లాగా కనిపిస్తారు వారు వస్తువులను పట్టుకుంటారు వారు పెన్సిల్ను పట్టుకుంటారు వారు స్కేల్ను పట్టుకుంటారు వారు పాయింటర్ను పట్టుకుంటారు ఇప్పుడు వాటిని పట్టికలో ఉంచడానికి ప్రయత్నించండి అవసరమైనప్పుడు మాత్రమే వాటిని ఉపయోగించండి కాబట్టి దేనినీ పట్టుకోకండి మరియు మీరు వారి నుండి చాలా స్నేహపూర్వక ప్రతిస్పందనను సృష్టించినా లేదా ప్రేక్షకులను ఎదుర్కోకపోయినా ఎల్లప్పుడూ ప్రేక్షకులను ఎదుర్కోవడానికి ప్రయత్నించండి కాబట్టిమీరు ప్రేక్షకులను ఎదుర్కొని అరచేతిని తెరిచి ఉంచేంత ధైర్యంగా ఉండాలి కాబట్టి దానిని మూసివేయడానికి ప్రయత్నించవద్దు దాటడానికి ప్రయత్నించవద్దు మీ చేతి జేబులో ఉంచడానికి ప్రయత్నించవద్దు తెరిచి ఉంచండి బిగ్గరగా మరియు స్పష్టంగా మాట్లాడండి నిజానికి మీరు అక్కడికి ప్రొఫెషనల్గా వెళ్ళినప్పుడు మీరు చేయవలసిన మొదటి పని ఇదే ప్రేక్షకులలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్పష్టంగా వినగలరా అని తనిఖీ చేయడానికి సాధారణ వేగం చాలా వేగంగా మాట్లాడకండి ఉద్దేశపూర్వకంగా చాలా నెమ్మదిగా ఉండకండి రెండు సందర్భాల్లో మీరు నాడీగా ఉన్నారని ప్రదర్శిస్తున్నారు ఎప్పుడూ వంగి ఉండకండి ఒక దృఢమైన విషయానికి బదులుగా వాలుగా ఉండటం అంటే వంగి పడటం ఆపై మీరు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నందున చాలా తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది ఎప్పుడూ ప్రేక్షకుల వైపు తిరిగి తిరగకండి లేదా మీరు బ్లాక్ బోర్డుపై ఏదైనా చూపించబోతున్నప్పటికీ వారితో కనీసం సగం కంటి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి మీ వెన్నుముక ఎప్పుడూ తిరగకండి తద్వారా మీరు ప్రేక్షకులతో సంబంధాన్ని పూర్తిగా కోల్పోతారు ఇప్పుడు విజువల్స్ వాడకాన్ని చూద్దాం మొదట విజువల్స్ అంటే ఏమిటి కాబట్టి విజువల్స్ అనేది కమ్యూనికేషన్ యొక్క అశాబ్దిక భాగందీనిలో మీరు పదాలను ఉపయోగించరుమీరు శబ్ద భాగాన్ని ఉపయోగించరుకానీ మీరు చిత్రాలను ఉపయోగిస్తారు మీరు ఛాయాచిత్రాలను చూపుతారు మీరు గ్రాఫ్లు పై చార్ట్లు మ్యాప్లు ఏ రకమైన రేఖాచిత్రాలను అయినా ఉపయోగించవచ్చు ఆపై ఫ్రంటల్ వ్యూ ఏరియల్ వ్యూ వంటి క్రాస్ సెక్షనల్ రేఖాచిత్రం మరియు ఒక మోడల్ కూడా పరిమాణంలో పెద్దది కానీ మీరు ఒక చిన్న మాడ్యూల్ మరియు ఇంటి బ్లూ ప్రింట్ లేదా మీరు ప్రణాళిక చేస్తున్న పెద్ద ప్రాజెక్ట్ యొక్క నమూనాను చూపుతారు ఇప్పుడు పదాలు లేని ఈ విషయాలు కానీ అవి విజువల్స్ రూపంలో చూపబడతాయి ఇప్పుడు విజువల్స్ను ఉపయోగించడం అనేది మీరు ఏదైనా చిత్రాన్ని ఉంచినట్లయితే కేవలం పదాలను పెట్టే బదులు మీ ప్రదర్శన యొక్క నాణ్యతను పెంచుతుంది కానీ అప్పుడు మీరు ఉద్దేశపూర్వకంగా చాలా అందమైన నటి ముఖం వంటిదాన్ని ఉంచకూడదు తద్వారా ప్రతి ఒక్కరూ దానిని చూస్తారు కానీ మీరు చర్చిస్తున్న దాని యొక్క ప్రధాన అంశాన్ని వారు కోల్పోతారుఅది పూర్తిగా దృష్టిని మరల్చుతుంది మరియు అది పూర్తిగా అనుచితంగా ఉంటుంది వాస్తవానికి ప్రజలు అటువంటి చిత్రాలను చూడటానికి ఎదురు చూస్తారుకానీ అప్పుడు పూర్తి సందేశం పోతుంది మరియు వాస్తవానికి ఇటువంటి అనుచితమైన చిత్రాలను ఉపయోగించినందుకు ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుతారు కాబట్టి విజువల్స్ యొక్క ఉద్దేశ్యం ఏమిటి విజువల్స్ కీలక అంశాలను వివరిస్తాయి కాబట్టి ఒక చిత్రాన్ని చూపించడం చాలా సులభంఎందుకంటే ఒక చిత్రం 1000 పదాలకు విలువైనది అని చెప్పబడిందిచాలా పదాలలో ఏదైనా వివరించడానికి బదులుగా వారికి ఒక చిత్రాన్ని చూపించండిఅది కీలక అంశాలను వివరిస్తుంది శబ్ద సందేశాన్ని బలోపేతం చేయడానికి కూడా చిత్రాలను ఉపయోగించవచ్చుమీరు వారికి చూపించేదాన్ని దృశ్య రూపంలో చెబుతారుఇది ప్రేక్షకుల ఆసక్తిని ప్రేరేపించడానికి ఉపయోగించవచ్చు కాబట్టిఅది ఏమిటో తెలియని కొంతమందికి మీరు కొత్త కాన్సెప్ట్ను పరిచయం చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు మొదట వారికి చిత్రాన్ని చూపవచ్చుఇది ఏమిటి అని మీరు వారిని అడగవచ్చు మీరు అంచనా వేయగలరాఫంక్షన్ ఏమిటిమనం దీన్ని ఎందుకు ఉపయోగించాలి మీరు ప్రేక్షకుల ఆసక్తిని ప్రేరేపించవచ్చు మరియు ప్రదర్శన కొంతవరకు మార్పులేనిదిగా మారిన సమయాల్లోమీరు వారికి దృశ్యాన్ని చూపించినప్పుడు వారి దృష్టి కేంద్రీకరించబడుతుందికాబట్టి మీరు దృశ్య దృశ్యాన్ని ఉపయోగించి ప్రేక్షకుల దృష్టిని కేంద్రీకరించవచ్చు కాబట్టిఇవి నాలుగు ముఖ్యమైన ప్రయోజనాల కోసం మేము విజువల్స్ ఉపయోగిస్తాముకానీ మీరు ఎలాంటి మార్గదర్శకాలను అనుసరించాలి మీరు విజువల్స్ ఉపయోగించాలనుకున్నప్పుడు కాబట్టిపవర్ పాయింట్ అనేది మీరు ఉపయోగిస్తున్న ఒక రకమైన విజువల్ మరియు నేను పొడవైన వాక్యాల గురించి మాట్లాడేటప్పుడునేను విజువల్ రూపంలో వ్రాయబడిన పదాలను కూడా చూస్తున్నానుఎందుకంటే మేము ప్రేక్షకులకు చూపిస్తున్నాము కాబట్టి మీరు పవర్ పాయింట్లను ఉపయోగించినప్పుడు ముఖ్యంగా పొడవైన వాక్యాలను ఉపయోగించవద్దు పొడవైన వాక్యాలను ఉపయోగించే బదులు బులెట్లను ఉపయోగించండి మరియు కీలక పదాలు మరియు పదబంధాలను మాత్రమే తీసుకోండి తగిన ఫాంట్ పరిమాణాన్ని ఉపయోగించండి కొన్ని ప్రదేశాలలో మీరు కనీసం 24 ఫాంట్ పరిమాణాన్ని చూపించాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇది 28 అవుతుంది శీర్షికలు కొన్నిసార్లు 28 కంటే ఎక్కువగా ఉంటాయి36పరివర్తన శీర్షికలు 2832 మధ్య ఉంటాయి కానీ 1214 అవి చదవడానికి కానీ వాటిని పవర్ పాయింట్పై చూపించే విషయంలో కాదుముఖ్యంగా ప్రేక్షకులు పెద్దవారుపెద్దవారుఆపై వారు చివరిలో కూర్చునే అవకాశం ఉన్నప్పుడు కాబట్టి వారు ఫాంట్ పరిమాణాన్ని చూడగలరా అని మీరు తనిఖీ చేయాలి కాబట్టి మీరు మెనూకి వెళ్లి అది ఎంత పెద్దదో గుర్తించాలి మరియు వారు మీ ప్రదర్శనను సులభంగా ఎలా చూడగలరు మరియు చివరి వరుస నుండి కూడా చూడవచ్చు తదుపరి విషయం తగిన రంగులు కాబట్టి మీరు పగటిపూట వారికి ఏదైనా చూపించబోతున్నారని అనుకుందాం ఆపై మీరు లేత రంగులను పసుపు లేత పసుపు ఆపై నేపథ్యంలో లేత గులాబీ రంగులను ఉపయోగిస్తున్నారు కాబట్టి వారు చూడలేరు ఉదాహరణకు మీరు ఫాంట్ పరంగా ముదురు నీలం మరియు పసుపు రంగులను ఉపయోగించాలికాబట్టి వారు వ్యత్యాసాన్ని చూడగలుగుతారుకాబట్టి మీరు పగటిపూట చూపిస్తున్నప్పుడు ఇది విరుద్ధంగా ఉండాలి కాబట్టి తగిన రంగులను ఉంచుకోండి తద్వారా అవి ఫాంట్లను స్పష్టంగా చూడగలవు మరియు మీరు పవర్ పాయింట్ స్పెల్లో స్లైడ్లను ఉపయోగించినప్పుడు ప్రతి స్లైడ్ను తనిఖీ చేయండి పవర్ పాయింట్లో వెళ్ళే ఏదైనా స్పెల్లింగ్ పొరపాటు మీదే మీ స్నేహితుడు లేదా కార్యదర్శి లేదా విద్యార్థి టైప్ చేశారని మరియు ఆ పొరపాటు చేసిందని మీరు చెప్పలేరు నిజానికి ఈ రోజుల్లో మీరు టైప్ చేస్తున్నప్పుడు మంచి సాఫ్ట్వేర్లు స్పెల్లింగ్ తప్పులను నొక్కి చెబుతాయి ఆపై మీరు టైప్ చేసినప్పుడు కూడా దాన్ని సరిచేయవచ్చు కాబట్టిస్పెల్లింగ్ తప్పులతో ఏ స్లైడ్ ఏదైనా విజువల్ చూపించవద్దు చివరి వైపుకు వెళ్లి గది పొడవును గుర్తించడం ద్వారా కూడా దృశ్యమానతను తనిఖీ చేయండి మీరు దృశ్యాన్ని చూపించినప్పుడు అది పవర్ పాయింట్ అయినప్పటికీ ప్రేక్షకులతో మాట్లాడండి దృశ్యాన్ని చూసి ఆపై మాట్లాడవద్దు అలా చేయవద్దు కాబట్టి ప్రేక్షకులతో మాట్లాడండి పరికరాలకు సర్దుబాట్లు చేసేటప్పుడు మాట్లాడటం మానేయండి కాబట్టి కొన్నిసార్లు దృశ్యాలు ఓవర్ హెడ్ ప్రొజెక్టర్లో చూపబడతాయి కాబట్టి మీరు ఒకదాన్ని తీసుకొని మరొకదాన్ని ఉంచండి కొన్నిసార్లు పవర్ పాయింట్ కూడా కొన్నిసార్లు మీరు దానిని తరలించడానికి ఏదైనా చేయాలి కాబట్టి మీరు చేస్తున్నప్పుడు మాట్లాడకండి దృశ్యాలను చూసి మాట్లాడకండి అన్ని సమయాల్లో ప్రేక్షకుల వైపు చూసి మాట్లాడటానికి ప్రయత్నించండి ఇతర ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒకసారి మీరు దృశ్యాన్ని చూపిస్తున్నారని అనుకుందాంమీరు దానిని ప్రదర్శిస్తున్నారు లేదా మీరు దానిని OHP లో ఉంచుతున్నారుఆపై వారు దానిని చూడగలుగుతారు ఇప్పుడుమీరు చర్చిస్తున్నారుమీరు చిత్రాన్ని లేదా మ్యాప్ను లేదా ఏదైనా ఉంచారుఆపై ప్రేక్షకులు దానిని చూస్తున్నారు ఇప్పుడుఒకసారి మీరు ఒక పాయింట్ చేసి కనెక్షన్ పరంగా విజువల్ ఇకపై చూపించరాదుదాన్ని తీసివేసివిషయం మారినప్పుడు విజువల్ని మార్చండి దానిని ఎక్కువ కాలం వదిలివేయవద్దుఎందుకంటే ఇది దాని ఔచిత్యాన్ని కోల్పోతుంది మరియు ప్రేక్షకులు కూడా మీ ప్రసంగంలో ఆసక్తిని కోల్పోతారు ఎందుకంటే వారు కేవలం దృశ్యాన్ని చూస్తారు మరియు దృశ్య పరంగా మీరు ఇప్పటికీ అదే ఆలోచనతో కొనసాగుతున్నారని వారు భావిస్తారుకానీ శబ్ద పరంగా మీరు వేరేదానికి మారారు కాబట్టివారిని గందరగోళానికి గురి చేయకండిఅప్పుడు వారు ఏకత్వాన్ని అనుభవిస్తారు దృశ్య పరికరాలను ఎక్కువసేపు వదిలివేయవద్దుకాబట్టి మీరు దానిని మార్చలేకపోయినప్పటికీ దానిని వదిలివేయవద్దుదానిని దగ్గరగా ఉంచి ఆపై మీ చర్చను కొనసాగించండి కాబట్టి ఆ ప్రేక్షకుల దృష్టి దృశ్యంపై కాకుండా మీ ప్రసంగం వైపు కేంద్రీకృతమై ఉంటుంది మరియు మీరు పవర్ పాయింట్ లేదా ఏ రకమైన దృశ్యాన్ని ఉపయోగించి ఒకదాని తరువాత ఒకటి కదిలించబోతున్నట్లయితే మీరు దీన్ని ఎవరైనా చేస్తారుఎవరు ప్రదర్శించబోతున్నారో మీరు అలా చేస్తారా లేదా ఎవరైనా దానిని మారుస్తూనే ఉంటారు కాబట్టికొన్నిసార్లు మీరు విజువల్స్లో భాగమైన వీడియోలను కూడా చూపించగలిగినప్పటికీ ఎవరు అలా చేయబోతున్నారో గుర్తించండి కాబట్టి యానిమేటెడ్ సంస్కరణల యొక్క చిత్ర ప్రాతినిధ్యాలు కానీ మీరు ఒకరి సహాయం తీసుకుంటున్నారా లేదా మీరు ఎలా చేయబోతున్నారో ప్లాన్ చేయవలసి వస్తే మీరు అలా చేయబోతున్నారా ప్రేక్షకుల సమయాన్ని ధా చేయవద్దు మరియు సర్దుబాటు కోసం తీసుకున్న ఈ సమయాన్ని తగ్గించవద్దు మీరు విజువల్స్ రూపంలో ఇతర సహాయక పదార్థాలను ఉపయోగించినప్పుడు అవి వెనుక వరుసలో కనిపిస్తున్నాయా అని అడగండి మీరు దానిని బయటకు తీసి ప్రసారం చేయగలిగితే అది కనిపించలేదా అని కూడా మీరు వారిని అడగవచ్చు అది కూడా మంచిది లేదా మీరు వాటిని ముందు భాగానికి రమ్మని చెప్పవచ్చు లేదా వీలైతే పరిమాణాన్ని పెద్దది చేయవలసి ఉంటుంది ఇది మీ ప్రెజెంటేషన్కు సంబంధించినదా అని కూడా అడగండి నేను చెప్పినట్లుగా ఆకర్షణీయమైనకానీ సంబంధితంగా లేని విషయాలను చూపించడానికి మీ ప్రెజెంటేషన్తో సంబంధం లేదు మీరు ప్రెజెంటేషన్ ఇచ్చే విషయంలో కూడా ప్రభావాన్ని కోల్పోతారు సహాయక సామగ్రి చిన్నదా అనే ప్రశ్నను అడగండి తద్వారా దృశ్య భాగం పొడవుగా ఉంటే ప్రదర్శన యొక్క మౌఖిక భాగం నుండి ప్రేక్షకుల దృష్టిని ఎక్కువగా మళ్లించవు కాబట్టి మీ ప్రదర్శనకు సంబంధించి ఇది సరైన సమయంలో సరైన సమయంలో వస్తుందా లేదా తప్పుగా వస్తుందా అని ప్రేక్షకులు మరల అడిగే అవకాశం ఉంది తద్వారా మీరు నిర్ధారించుకోవాలి ఇప్పుడు సంక్లిష్టమైన ఉత్పన్నాన్ని నివారించడాన్ని గమనించండిఇప్పుడు నేను మీకు ఎవరినీ చూపించడం లేదు నాకు గరిష్ట ఉపాధ్యాయుడు లేదా సిద్ధాంతాలలో చాలా మంచి వ్యక్తి కూడా తెలియదు మరియు ఇవన్నీ త్వరగా పరిశీలించి అర్థం చేసుకోగలుగుతాయి విజువల్స్ అనేది ప్రేక్షకులు సూక్ష్మదర్శినిని ఉప యోగించేలా చేసితనిఖీ చేయకూడదు లేదా డిడక్టివ్ పనిని ఉపయోగించకూడదు మరియు ఇది ఏమిటో గుర్తించి ఆపై ఈ పని చేయకూడదు విజువల్స్ కేవలం అవి జోడిస్తున్న పరస్పర సంబంధం మాత్రమే కాబట్టి గందరగోళానికి గురికాకండి దృష్టి మళ్లించవద్దుఉత్పన్నాన్ని ఉపయోగించడం ద్వారా దీనిని సంక్లిష్టంగా మార్చవద్దు ఇది దృశ్యాన్ని ఉపయోగించడానికి తప్పు మార్గం మరియు మీరు అలా చేసినప్పుడు మీరు తెరపై నిలబడిముఖ్యంగా ప్రొజెక్టర్ మరియు స్క్రీన్ ముందు నిలబడి ఆపై మీ నీడ పడిపోతుంది మరియు ప్రేక్షకులు చూడలేరు ఆపై మీరు దయచేసి తరలించగలరా అని వారు మీకు చెప్తారు కాబట్టిఅది మళ్ళీ పరధ్యానంగా ఉంటుందిఆపై మీరు కొంత చిత్రాన్ని చూపించారు ఆపై మీరు చిత్రంలో తప్పిపోయారు మరియు మీరు పూర్తిగా మళ్ళించబడ్డారు కాబట్టి విషయాంతరాలలో తప్పిపోవడం అనేది మీరు ఎక్కువగా కదులుతున్నప్పుడు గమనించాల్సిన విషయం కాబట్టి విజువల్ ఇక్కడ ఉంది కాబట్టి మీరు ఈ వైపు వస్తూనే ఉంటారు అది కూడా అనవసరమైన పరధ్యానం కాబట్టి మీరు ఇలా చేసినప్పుడు ప్రేక్షకుల శరీర భాషపై నిఘా ఉంచండి వారు విరామం లేకుండా ఉన్నారా కాబట్టి మీరు చూపిస్తున్న దానిలో నిమగ్నమై ఉండండి కాబట్టివారి శరీర భాషను బట్టి మీరు దానిని ఎక్కువసేపు చూపించాలనుకుంటున్నారా లేదా మీరు దానిని కొనసాగించాలనుకుంటున్నారా లేదా మీరు మీ వ్యూహాన్ని మార్చుకోవాలో నిర్ణయించుకోవచ్చు కాబట్టి వారు తిరిగి వస్తారా లేదా వారికి అదనపు విజువల్స్ చూపించే సమయం వచ్చిందా ఎందుకంటే వారికి దానిపై ఎక్కువ ఆసక్తి ఉంది కాబట్టి ప్రేక్షకుల బాడీ లాంగ్వేజ్పై నిఘా ఉంచండి ఇది వారు మీ విజువల్స్ పట్ల నిజంగా ఆసక్తి కలిగి ఉన్నారా లేదా వారు నిస్వార్థంగా ఉన్నారా అని మీకు తెలియజేస్తుంది ఇప్పుడు చివరలో అంటే ఈ దృశ్యాలన్నింటినీ ఎలా ఉపయోగించాలో నేర్చుకున్న తర్వాత కొన్ని ప్రదర్శన ఆచరణాత్మకతలను గుర్తుంచుకోండిముఖ్యంగా మీరు చాలా ఔత్సాహిక అనుభవం లేని ప్రెజెంటర్ అయితే మరియు మీరు వెళ్లి భారతదేశంలోని వేరే ప్రదేశంలో ఎక్కడో ఒక చోట ప్రదర్శన ఇస్తుంటే సెమినార్లో మీరు ఆహ్వానించబడ్డారు మరియు మీరు వెళ్లి ప్రెజెంటేషన్ ఇస్తున్నారు మరియు మీరు పవర్ పాయింట్ను ఉపయోగిస్తున్నారు ఫైలు చాలా పెద్దది అయితే ఆ ఫైల్ను ముందుగానే మీకు ఇమెయిల్ చేయడానికి ప్రయత్నించండి కనీసం దానిని మార్చండి కాబట్టి పిడిఎఫ్ రూపంలో మరియు మళ్ళీ మీరు దానిని పంపవచ్చు కాబట్టిమీరు ఏ పద్ధతిని అయినా ఉపయోగించవచ్చు కానీ దానిని పంపడానికి ప్రయత్నించండి అప్పుడు విశ్రాంతి తీసుకోకండి ఆపై విశ్రాంతి తీసుకోండి మరియు నేను ఇప్పుడు ఫైల్ను పంపానని అనుకోండి కాబట్టిప్రమాదకర ప్రతిపాదన అయిన దేనినీ నేను నాతో తీసుకెళ్లాల్సిన అవసరం లేదుఎందుకంటే అది సరిగ్గా చేరుకుందో లేదో మీరు మొదట నిర్ధారించుకోవాలికానీ కంప్యూటర్లో ఏదైనా వైరస్ ఉన్నందున అది వారికి చేరకపోయే అవకాశం ఉంది కాబట్టి ఇమెయిల్ పోయింది కాబట్టి ఇమెయిల్ను ఉపసంహరించుకోలేకపోయింది ఫైల్ను తెరవలేకపోయింది ఏ సమస్య జరగవచ్చు కాబట్టి ఇది కేవలం స్టాండ్బై మాత్రమే కానీ మీరు వీలైతే పారదర్శకత రూపంలో హార్డ్ కాపీని ఉంచుకోవాలి మరియు వీలైతే మీరు మీ స్వంత పిపిటిని కూడా పెన్ డ్రైవ్లో ఉంచుకోవాలి వీలైతే అది పొడవుగా ఉంటే డిస్క్లో ఉంచండి దానిని డివిడిలో వ్రాసుకోండి లేదా పెన్ డ్రైవ్లో మళ్లీ కాపీ చేయండి కొన్ని సందర్భాల్లో మీకు నిర్దిష్ట ఫాంట్లు మరియు కొన్ని మీడియా కావాలనుకుంటే మీరు దానిని మరొక కంప్యూటర్కు తీసుకెళ్లినప్పుడు అది అదే ఫాంట్ను ఉపయోగించకపోవచ్చు ఎందుకంటే వెర్షన్ భిన్నంగా ఉండవచ్చు మరియు ఆపరేటింగ్ సిస్టమ్ భిన్నంగా ఉండవచ్చు కాబట్టి మీకు కొంత అనుకూలత ఉండాలి కాబట్టి మీరు దానిని మీతో తీసుకెళ్లడం మంచిది ఆపై స్టాండ్బైగా ముందుగానే ఏదైనా పంపడం మంచిది మరియు మీరు వేదికకు చేరుకున్నప్పుడు వేదికను అనుభవించిప్రేక్షకులు వచ్చే ముందు కంప్యూటర్లో పని చేస్తున్నారా అని తనిఖీ చేయండితనిఖీ చేయడానికి 1015 నిమిషాల ముందు అక్కడికి వెళ్లండి మరియు మీరు ఉపయోగించబోయే ఎల్సిడి ప్రొజెక్టర్లో మీరు ఏ ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ను ఉపయోగించబోతున్నారో అది కనెక్ట్ అవుతోందో లేదో తనిఖీ చేయండి మరియు మొత్తం ప్రెజెంటేషన్ ఎటువంటి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా సజావుగా ప్రవహిస్తుందో లేదో తనిఖీ చేయండి మీ ప్రెజెంటేషన్ కోసం ఉద్దేశించిన కంప్యూటర్లోకి ఇతరులు రాకముందే మీరు త్వరగా రిహార్సల్ చేస్తారని దీని అర్థం ఇప్పుడు మీరు దీన్ని నిర్ధారించుకుంటే మీరు ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నప్పుడు కూడా మీరు చాలా నమ్మకంగా ఉంటారు మీరు మీ ప్రదర్శనను ఎలా నిర్వహిస్తారు కాబట్టిమీ ప్రదర్శన కోసం వ్యూహాలను నిర్వహించడానికి కొన్ని శీఘ్ర చిట్కాలు చరిత్ర నుండి ప్రారంభమయ్యే కాలక్రమానుసార పద్ధతిని ఉపయోగించడం ఒక మార్గం కాబట్టి 17వ శతాబ్దంలో ఇది జరిగింది 18వ శతాబ్దంలో ఇది జరిగింది 19వ శతాబ్దంలో ఇది జరిగింది 20వ శతాబ్దం మరియు ప్రస్తుతం నేను ఊహిస్తున్నది ఇదే మరియు 21వ శతాబ్దంలో ఇది కాలక్రమానుసారంగా జరిగే అవకాశం ఉంది లేదా మీరు కేవలం చెప్పవచ్చు కాబట్టి ఒక వారంలో ఏదైనా ఎలా ప్రవర్తిస్తుందనే దాని యొక్క కొన్ని అంశాలు కాబట్టి ఇది సోమవారం ఈ విధంగా మంగళవారం ఈ విధంగా బుధవారం ఇలా జరుగుతుంది కాబట్టిమీరు మొదటి విషయం మొదట వచ్చే తేదీ పరంగా చరిత్ర పరంగా కాలక్రమానుసారం ఇవ్వవచ్చు మీరు సమస్యకు కారణం పరిష్కార పద్ధతిని కూడా ఉపయోగించవచ్చు కాబట్టి కాలుష్య సమస్య వల్ల ప్రజలు చాలా ప్రభావితమయ్యారని మీరు చెప్పాలనుకుంటున్నారని దీని అర్థం ఇప్పుడు కాలుష్యానికి కారణం ఏమిటి మరియు అది ఎక్కడ కలిగిస్తోంది కాబట్టి వాయు కాలుష్యంనీటి కాలుష్యం అని మీరు చెప్పవచ్చు కాబట్టి చాలా ఇతర రకాల కాలుష్యాలు ఉన్నాయి కానీ నేను నా చర్చను ఈ రెండు రకాల కాలుష్యాలకు పరిమితం చేస్తున్నానని మీరు చెప్పవచ్చు కాలుష్యానికి కారణమయ్యే కారకాలు ఏమిటి కాబట్టిఅది కారణం మరియు మీరు ఇవ్వగల పరిష్కారాలు ఏమిటి కాబట్టి సమస్య కాలుష్యం దానికి కారణం ఏమిటి మరియు పరిష్కారం ఏమిటి మీరు ఈ ప్రో మరియు కాన్ ను కూడా ఉపయోగించవచ్చు కాబట్టిఅనుకూలంగా మరియు వ్యతిరేకంగాప్రయోజనాలు అప్రయోజనాలు యోగ్యతలు ప్రతికూలతలు మంచి పాయింట్లు చెడు పాయింట్లు కాబట్టి ఈ పద్ధతి కూడా చాలా బాగుంది ముఖ్యంగా మీరు రెండు విషయాలను పోల్చి కాంట్రాస్ట్ చూపించాలనుకుంటే ఆపై ప్రేక్షకులకు ఏది మరొకటి కంటే మంచిదో అర్థం చేసుకోనివ్వండి ప్రదర్శన ఉపన్యాసం ప్రారంభంలో నేను చెప్పిన ఇతర సరళమైన పద్ధతి వరుస పద్ధతి 123 కాబట్టి నేను నాలుగు ముఖ్యమైన సమస్యల గురించి మాట్లాడబోతున్నాను మొదటిది లేదా మొదటిది మరియు మొట్టమొదటిది రెండవది మూడవది మరియు చివరకు ముగించడానికి లేదా నాల్గవది ఆపై మీరు ముగించండి కాబట్టిసీక్వెన్షియల్ మోడల్కాబట్టి ఇవి సాంప్రదాయకంగా ఉపయోగించేవిఇవి మీరు దానిని పొందికైన పద్ధతిలో అందించగలరని ప్రేక్షకులకు అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి కానీ నిలబడి చప్పట్లు కొట్టేలా చేసే సమర్థవంతమైన ప్రదర్శనను ఇవ్వడానికి గుర్తుంచుకోండిమీరు సాధన చేయాలి సాధన చేయాలి సాధన చేయాలి మీరు ఎంత ఎక్కువ సాధన చేస్తే మీరు అంత ప్రభావవంతంగా మారతారు మీరు కంటెంట్ను అందించడంలో అంత ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు మీ శరీర భాష కూడా అంత ప్రభావవంతంగా మారుతుంది ఇప్పుడునేను ఈ మాడ్యూల్ను ముగించే ముందు మీకు కొన్ని తుది చిట్కాలు ప్రదర్శన నైపుణ్యాలపై మొత్తం చిట్కాలను ఇస్తాను మీరు ప్రొఫెషనల్గా మారినప్పుడు మీరు నిపుణులైన వక్తగా మారినప్పుడుమీ స్వంత అనుభవం నుండి అంశాలను ఉపయోగించడానికి ప్రయత్నించండి ప్రారంభంలో సులభంగా లభించే అనేక పుస్తకాలు మరియు సామగ్రి నుండి అంశాలను సిద్ధం చేయండి ఉదాహరణకు ఇంటర్నెట్ అనేది శాపం లేదా వరం సాంకేతికత అనేది శాపం లేదా వరం కాబట్టి ఆధునిక ఆవిష్కరణలు కంప్యూటర్ గురించి మాట్లాడతాయి కాబట్టి సిద్ధంగా ఉన్న అంశాలు అందుబాటులో ఉన్నాయికాబట్టి మీరు దానిని గుర్తుంచుకుని ఆపై చిన్న ప్రసంగాలు ఇవ్వవచ్చు కానీ మీరు ప్రొఫెషనల్గా మారి ప్రజలు మీకు విషయాలు ఇచ్చే వరకు వేచి ఉండటానికి బదులుగా మీరు మీ స్వంత అనుభవం నుండి అంశాలను ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు మీరు స్వచ్ఛందంగా పనిచేస్తారు మరియు నేను ఈ అంశంపై పనిచేశానని మీరు వారికి చెప్తారు ఈ ప్రాంతం చాలా మందికి తెలియదు మరియు నేను ఈ అంశంపై ఉపన్యాసంచిన్న ప్రసంగం ఇవ్వాలనుకుంటున్నాను మరియు మీరు అలా చేసినప్పుడుమీరు కథన నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి కూడా ప్రయత్నిస్తారు మీరు కథన నైపుణ్యాలను ఎలా అభివృద్ధి చేస్తారుఇది ఒక కథ చెప్పడం లాంటిది మరియు వాస్తవానికి మీ స్నేహితులకు మీ సహోద్యోగులకు మీ కుటుంబ సభ్యులకు కథలు చెప్పడానికి ప్రయత్నించండి మరియు అది మీ కథన నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది కాబట్టి సస్పెన్స్ను ఎప్పుడు విచ్ఛిన్నం చేయాలో దానిని ఎలా నిర్మించాలో మీకు తెలిసిన సస్పెన్స్ కథ ఉంటే ప్రారంభంలో మధ్యలో మరియు ముగింపులో ఏమి చెప్పాలో మీరు ప్లాన్ చేస్తారు కాబట్టి అది కథన నైపుణ్యాలు కాబట్టి ఎవరికైనా ఏదైనా చెప్పే కళ కథ చెప్పే రూపంలో నివేదించే కళను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించండి మీకు అవకాశం వచ్చినప్పుడల్లా మీకు ఒక లక్ష్యం ఉంటేనే మీరు ఎల్లప్పుడూ మాట్లాడతారని నిర్ధారించుకోండిఉద్దేశ్యం లేకుండా ఎప్పుడూ మాట్లాడకండి పనికిరాని అర్థరహితమైన ప్రసంగం ఇవ్వకండి ఇది జనాదరణ పొందడానికి సులభమైన మార్గం మరియు ప్రేక్షకులు మిమ్మల్ని ద్వేషించడం ప్రారంభిస్తారు మీ నుండి పారిపోతారు ఒక ఉద్దేశ్యంతో మాత్రమే మాట్లాడతారు మరియు మీరు మీ ప్రసంగంలో ఒక వాదనను పెంచుకున్నప్పుడు మీరు దేనికోసం అనుకూలంగా వాదిస్తున్నప్పుడు ఆసక్తికరమైన ఉదాహరణలను ఉపయోగించండి కాబట్టి ఇది మరింత ఆసక్తికరంగా ఉంటుందిమంచి ప్రేక్షకులు వారిని గుర్తుంచుకోగలుగుతారువారిని వ్యక్తిగత కథలతో అనుసంధానించగలరు మీరు దానిని మీతో ఎలా అనుసంధానించగలరో మీ వ్యక్తిగత జీవితంలో ఏమి జరిగిందో మీరు దీనితో ఎలా సంబంధం కలిగి ఉంటారో చెప్పగలరు మీరు చాలా మంది ఇతర వ్యక్తులతో సంబంధం కలిగి ఉన్న విధానం మీ వ్యక్తిగత అనుభవంతో సంబంధం కలిగి ఉంటుంది మరియు వారు దానిని బాగా అర్థం చేసుకోగలుగుతారు ఫన్నీ వాస్తవాలను ఉపయోగించగలరు వాస్తవానికి దీని ద్వారా నేను సూచించేది హాస్యం అప్పుడప్పుడు హాస్యం అప్పుడప్పుడు హాస్యం అనే భావం ప్రేక్షకులను ఏకత్వాన్ని విచ్ఛిన్నం చేసేలా చేస్తుంది వాస్తవానికి ఇంటర్వ్యూలో కూడా మీరు తెలివిని ఉపయోగించగలిగితే మీరు తెలివైన జోక్ ఇవ్వగలిగితే మరియు ఇంటర్వ్యూ ప్యానెల్లోని వ్యక్తులను నవ్వించగలిగితే కాబట్టి మీరు ఉద్యోగం పొందుతున్నారని మీరు దాదాపు ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే అది మీలోని మరొక అంశాన్ని చూడేలా చేస్తుంది ఇది సాధారణంగా వారు విస్మరించారు మరియు ప్రదర్శనలో కూడా అదే విషయం మీరు హాస్యం ఉపయోగించినప్పుడు మీరు చాలా గంభీరమైన వక్త అని వారు భావించారు మీరు చాలా గంభీరమైన శాస్త్రవేత్త మరియు తరువాత పరిశోధకుడు మీరు చాలా గంభీరమైన ఆలోచనలు ఇస్తున్నారు కానీ అకస్మాత్తుగా మీరు కొంచెం నటనను అనుసరిస్తారు ఒక ఫన్నీ వాస్తవాన్ని ఫన్నీ కథను ఇస్తారు తద్వారా ప్రజలు మీతో మెరుగైన రీతిలో కనెక్ట్ అవుతారు మొత్తం కమ్యూనికేషన్ పరంగా ఈ చివరి రెండు అంశాలను చెప్పిన తరువాత మీరు స్పష్టంగా కమ్యూనికేట్ చేయాలి మైక్ లేకపోతే ఆపై మీరు ఒక పరిస్థితిలో ఎదుర్కొంటే మీరు ఒక ప్రసంగం ఇవ్వాలి మీ స్వరాన్ని ప్రదర్శించాలి అంటే మీరు వారి ముందు ప్రవర్తిస్తున్నట్లుగా కొంచెం బిగ్గరగా మాట్లాడాలి మీరు వేదికపై ఉన్నట్లుగా మరియు ఆ రోజుల్లో మైక్రోఫోన్లు లేవని మీకు గుర్తుంటే కాబట్టి నటులు కేకలు వేయాలి కాబట్టి మీరు సాధారణం కంటే ఎక్కువ బిగ్గరగా మాట్లాడాలని ఊహించుకోండి కానీ ఇది మొదట అసాధారణంగా అనిపిస్తుంది కానీ మీ ప్రేక్షకులు గమనించరు ఎందుకంటే వాస్తవానికి మీ స్వరాన్ని పెంచడం అనేది ప్రేక్షకులు మీ వైపు దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది తమ స్వరాన్ని పెంచే చాలా బిగ్గరగా మాట్లాడే స్పీకర్లు ఉన్నారుతద్వారా వారు ప్రేక్షకులలో ఎవరూ నిద్రపోకుండా చూసుకుంటారు అది చాలా బిగ్గరగా ఉంటుందివారు ఆ పెద్ద శబ్దంలో నిద్రపోరు కానీ నేను చెప్పేది ఏమిటంటే అది తగినంత బిగ్గరగా ఉండాలి తద్వారా వారు దానిని స్పష్టంగా వినగలుగుతారు కానీ మీరు మృదువుగా మాట్లాడితే ఈ వ్యక్తి ఎందుకు అంత మృదువుగా మాట్లాడుతున్నాడో వారు గమనిస్తారు నేను మొదటి వరుసలో కూర్చున్న వ్యక్తులకు మాత్రమే వినలేకపోతున్నాను అది వినబడుతుంది అప్పుడు వారు విరామం లేకుండా ఉంటారు ఆపై వారు పరధ్యానంలో పడతారు మరియు వారు మీరు చేయకూడదనుకునే పనులను చేస్తారు ఒక వైపు స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం కానీ మొత్తంగా సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడం అనేది బహిరంగ ప్రసంగం లేదా మౌఖిక ప్రదర్శనను అందించడంలో అత్యంత ముఖ్యమైన లక్ష్యం ప్రేక్షకులకు అర్థం కాని ప్రదర్శన ఇవ్వడంలో అర్థం లేదని గుర్తుంచుకోండి కాబట్టి అది వారి తలపైకి వెళితే లేదా అది చాలా తక్కువగా ఉంటే లేదా చాలా సంక్లిష్టమైన పదజాలాన్ని ఉపయోగించే కొంతమంది వ్యక్తులు ఉన్నారని మీకు బాగా తెలుసు కాబట్టి మీరు దానిని సంక్లిష్టంగా చేస్తుంటే ఒక సాధారణ ఆలోచన కూడా మీకు అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది కానీ చాలా సంక్లిష్టమైన ఆలోచన క్లిష్టమైన అంశాన్ని కూడా తీసుకునే మీరు అనుసరించాలని నేను కోరుకునే ఇతరులు కూడా ఉన్నారుకానీ వారు సాధారణ ఆలోచనలను సాధారణ వ్యక్తీకరణలను ఉపయోగిస్తారు ఆపై వారు దానిని అర్థం చేసుకోవడానికి మిమ్మల్ని ఒప్పించే సాధారణ మార్గాలను కనుగొంటారు మరియు మీరు అనుసరించాల్సిన పద్ధతి అదేతద్వారా ప్రేక్షకులు మిమ్మల్ని పూర్తిగా మరియు సమర్థవంతంగా అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి మీరు దీన్ని చేయగలిగితే మరియు దీన్ని గుర్తుంచుకోగలిగితే మీరు ఖచ్చితంగా అంత ప్రజాదరణ మాట్లాడేవారు గా అవుతారు మరియు చివరగామీరు ప్రసంగం చేసినప్పుడు అబ్రహం వంటి గొప్ప మనస్తత్వవేత్తను ఆస్వాదించండి అబ్రహం మాస్లో వంటి గొప్ప మనస్తత్వవేత్త మన జీవితంలో మనకు గరిష్ట మీరు పొందగలిగే అత్యున్నత శిఖర అనుభవాలలో ఒకటి ఆ ప్రసంగం మీరు ప్రేక్షకుల ముందు అందిస్తే మీ గరిష్ట అనుభవం ఎంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు మీ ప్రదర్శన యొక్క గరిష్ట రూపాన్ని అనుభవించినప్పుడు మీరు మీ ప్రదర్శనను ఆస్వాదించినప్పుడు మిమ్మల్ని మీరు ఆస్వాదించండి ప్రేక్షకులు కూడా మీ ప్రదర్శనను ఆస్వాదిస్తారు ఆపై సృజనాత్మకంగా ఉంటారు నేను మీకు చాలా సూచనలు ఇచ్చాను కానీ నేను చెప్పిన దానికంటే మీరు మెరుగ్గా చేయగలరని మీరు భావించినప్పటికీ విడిపోవడానికి ప్రయత్నించండి మరియు ఎవరైనా మీకు ఈ విధంగా చెప్పాలనుకుంటే కానీ మీరు సృజనాత్మకంగా ఆలోచిస్తే మరియు ఈ విధంగా చేయగలిగితే అది ఇంకా మంచిదని మీకు అనిపిస్తే సృజనాత్మకంగా ఉండండి మరియు మీరు నెమ్మదిగా మౌఖిక ప్రదర్శన మరియు బహిరంగ ప్రసంగం పరంగా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకున్నప్పుడు మీ స్వంత శైలిని అభివృద్ధి చేసుకోండి విషయాలను వివరించే మీ స్వంత శైలి జోకులు చెప్పే మీ స్వంత శైలి మీ స్వంత శైలి స్లైడ్లను సిద్ధం చేసే మీ స్వంత శైలి కాబట్టి మీ శైలిని తయారు చేసుకోండి ఆపై మీకు త్వరలో మీ స్వంత అభిమానులు ఉంటారు ప్రజలు మీ స్వంత ప్రత్యేకమైన శైలిని ఇష్టపడతారు మొదట్లో నేను దీన్ని నిజంగా చేయగలనా అని ఆలోచిస్తూ కొంచెం సిగ్గుపడతారు కానీ మీకు సహజంగా వచ్చేది చేయండి కాబట్టి అది మీ నిజమైన అంతర్గత ప్రతిభ కావచ్చు మరియు ఆ సామర్థ్యాన్ని బయటకు తీయవచ్చు మరియు మీకు మీ స్వంత అభిమానులు ఉంటారు మరియు మీరు ఆ స్థాయిని పొందుతారు మొదటి నుండే విజువలైజ్ చేయమని నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు ప్రదర్శన నైపుణ్యాల గురించి మీతో చాలా మాట్లాడిన తరువాత చివరి ముగింపు ఆలోచన నేను మీకు తగినంత ఇన్పుట్లను ఇచ్చాను కానీ ఈ మార్షల్ ఆర్ట్స్ సూపర్ స్టార్ బ్రూస్ లీ నుండి వచ్చిన ప్రసిద్ధ కోట్ను చూడండి తెలుసుకోవడం సరిపోదని ఆయన చెప్పారు కాబట్టి ఇప్పుడు మీకు బహిరంగంగా మాట్లాడటం గురించి ప్రతిదీ తెలుసు కానీ తెలుసుకోవడం సరిపోదు మీరు దానిని మీ ప్రెజెంటేషన్లో ఉపయోగించుకోవాలి మీరు దీన్ని చేయడానికి సిద్ధంగా ఉంటే సరిపోదుమీరు దీన్ని చేయాలనుకుంటున్నారు అది సరిపోదు మనం ఏమి చేయాలి అంటే మీకు ఈత ఎలా చేయాలో తెలియదని అనుకుందాం మీరు లైబ్రరీకి వెళ్లి టన్నుల కొద్దీ పుస్తకాలు చదవండి మీరు ఈతపై వేలాది పుస్తకాలు చదివారు కానీ మీరు ఎప్పుడైనా స్విమ్మింగ్ పూల్ కి వెళ్లారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నానుమీరు ఎప్పుడైనా స్విమ్మింగ్ పూల్ లో నీటిలోకి దూకుతారని చెప్పారా మీరు చెప్పలేదా అని చెప్పండి ఈతపై వందలాది పుస్తకాలు చదవడం మీకు సహాయం చేయదని మీరు అర్థం చేసుకుంటారు మీరు సైకిల్ తొక్కడం గురించి 20000 పుస్తకాలు చదివారుకానీ మీరు సీటుపై కూర్చుని హ్యాండిల్ బార్ పట్టుకోడానికి భయపడుతున్నారు కాబట్టిమీరు సైక్లింగ్ ఎలా నేర్చుకుంటారుఅదే విషయం బహిరంగంగా మాట్లాడటం ఏదైనా కమ్యూనికేషన్ సంబంధిత సమస్య మాట్లాడటంఇది మీరు అభివృద్ధి చేయాల్సిన కళ మీరు దానిని సాధన ద్వారా మాత్రమే అభివృద్ధి చేస్తారు మరియు నేను మీకు ఇచ్చే జ్ఞానం సరిపోదు నేను ఉపన్యాసం ప్రారంభంలో చెప్పినట్లుగా ఈ వీడియోల యొక్క ఉద్దేశ్యం ముఖ్యంగా మీకు సర్టిఫికేట్ పొందడానికి మరియు ప్రజలకు ప్రదర్శించడానికి సహాయపడటం కాదు కేవలం ఈ అసైన్మెంట్లన్నింటినీ చేయండి కానీ ఈ సర్టిఫికేట్ మరియు అసైన్మెంట్లకు మించి మీరు దీని నుండి ఏదో నేర్చుకున్నారా మరియు ఆ కోణంలో నేర్చుకోవడం అనేది మీ ప్రవర్తనలో మీ నమ్మక మార్పును మీరు ఒక అడుగు వేశారా అని ఆలోచిస్తూ మీకు ఏదైనా చేసిందా ఆపై మీరు మరిన్ని చర్యలు తీసుకోవడం ద్వారా దానిని అనుసరించారా అంటే సిద్ధంగా ఉండటం సరిపోదు అంటే మనం తప్పక చేయాలి ఇది సాధన చేయండి ఇది చాలా శిక్షణ పొందిన ప్రొఫెషనల్ పబ్లిక్ స్పీకర్గా మారుతుంది మౌఖిక ప్రదర్శనకు ఎటువంటి భయం లేదు ఏదైనా అవకాశాన్ని ఆలింగనం చేసుకోండి నేను ఇచ్చిన అన్ని చిట్కాలను ఉపయోగించుకోండి నేను చాలా త్వరగా ఇచ్చిన మౌఖిక ప్రదర్శన పరంగా మీరు కూడా చాలా ప్రభావవంతమైన కమ్యూనికేటర్గా మారతారుఇది చూసినందుకు మీకు దన్యవాదాలు